కన్వల్యూషన్ అంటే ఫోల్డింగ్ అని అర్థం ఫోల్డింగ్ అంటే మీరు ఒక నిర్దిష్ట ఫంక్షన్ యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకున్నప్పుడు మీరు y అక్షం అంతటా ఫోల్డింగ్ చేస్తున్నారని అర్థం కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అనే పదం ఆ భావన నుండి వచ్చింది మరియు అది ఏమిటి అనే విషయం కన్వల్యూషన్ ఇంటిగ్రల్ వివరంగా చర్చించేటప్పుడు చూద్దాం ఈ ఇంటిగ్రల్ ఇంజనీర్లకు చాలా ముఖ్యమైన సాధనం ఎందుకంటే ఇది భౌతిక వ్యవస్థలను చూడటానికి మరియు వర్గీకరించడానికి మార్గాలను అందిస్తుంది ఉదాహరణకుమీ దగ్గర నిర్దిష్ట వ్యవస్థ అనగా h యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ ఉన్నట్లయితే మనం మునుపటి ఉపన్యాసాలలో చర్చించిన విధంగా ఇంపల్స్ రెస్పాన్స్ మీకు తెలిస్తే x యొక్క ఎక్సయిటేషన్ తో ఏదైనా వ్యవస్థకు y రెస్పాన్స్ ను మీరు కనుగొనవచ్చు వ్యవస్థ యొక్క రెస్పాన్స్ ను తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది మరియు చాలా బలమైన ఇంటిగ్రల్ దీని యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ తెలుసు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే yt ∞xht λdλ h అనేది ఇంపల్స్ రెస్పాన్స్ అనేది డమ్మీ వేరియబుల్ మరియు x అనేది xt యొక్క ఎక్సయిటేషన్ మీరు xt కి కన్వల్యూషన్ తీసుకున్నట్లయితే మీకు రెస్పాన్స్ yt వస్తుంది మరియు ఈ ఇంటిగ్రల్ ని కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అని పిలుస్తారు దీనిని ఎలా సూచించవచ్చు అంటే yt xththtxt కనుక ప్రాథమికంగా yt అనేది x మరియు h ఫంక్షన్ల యొక్క కన్వల్యూషన్ అని చెప్పవచ్చు మరియు మునుపటి స్లైడ్లో మనం చర్చించిన లాంబ్డా డమ్మీ వేరియబుల్ మరియు ఇది కన్వల్యూషన్ అవుతుంది సాధారణంగా నక్షత్రం రెండు ఫంక్షన్ల యొక్క కన్వల్యూషన్ ను సూచిస్తుంది ఇప్పుడు పైన సమీకరణం ఏం పేర్కొంటుంది అంటే అవుట్పుట్ అనేది దేనికి సమానం అంటే కాన్వాల్వ్డ్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ఇన్పుట్ కి కాబట్టి యూనిట్ ఇంపల్స్ రెస్పాన్స్ మనకు తెలిసినప్పుడు సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ను తెలుసుకోవచ్చు ఇప్పుడు కన్వల్యూషన్ ప్రక్రియ మార్పిడి చెందుతుందిఅనగా మీరు x మరియు h యొక్క స్థానాలను మార్చినప్పటికీ అవుట్పుట్ మారదు దాని అర్థం ఏమిటంటే x మరియు h యొక్క కన్వల్యూషన్ h మరియు x యొక్క కన్వల్యూషన్ వలె ఉంటుంది దీనిని ఇంటిగ్రల్ రూపంలో ఎలా సూచించవచ్చు అంటే yt ∞xht λdλ ∞hxt λdλ అంటే రెండు ఫంక్షన్స్ కన్వాల్వ్డ్ చేయబడిన క్రమం అప్రధానమైనది ఇప్పుడు కన్వల్యూషన్ అనే పదాన్ని మీరు ఎలా నిర్వచించాలి టైం కలిగి ఉన్న రెండుసిగ్నల్స్లో ఒకదానిని రివర్స్ చేయడం దానిని మార్చడం మరియు దానిని పాయింట్ బై పాయింట్ రెండవ సిగ్నల్తో గుణించడం మరియు ఉత్పత్తిని ఏకీకృతం చేయడం వంటి రెండు సిగ్నల్ల అవుట్పుట్ రెండు సిగ్నల్ల యొక్క కన్వల్యూషన్ అవుతుంది కాబట్టి మనం ఎలా దృశ్యమానం చేస్తాము ఒక ఉదాహరణను తీసుకుందాం తద్వారా మీరు భావనను అర్థం చేసుకోవచ్చు రెండు ఫంక్షన్లు ఉన్నాయని అనుకోండి ఒక ఫంక్షన్ ఇలా ఉందనుకోండి మరియు మరొక ఫంక్షన్ ఈ విధంగా ఉందనుకోండి ఇప్పుడు రెండు సిగ్నల్స్ యొక్క కన్వల్యూషన్ అంటే సిగ్నల్లో ఒకదానిని రివర్స్ చేయడం అంటే మీరు ఆ సిగ్నల్ను ఫోల్డ్ చేయడం అని అర్థం ఒకవేళ మీరు ఆ సిగ్నల్ ను ఫోల్డ్ చేశారు అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆ సిగ్నల్ కి మీరు మిర్రర్ ఇమేజ్ తీసుకుంటారు అది ఈ విధంగా వస్తుంది షిఫ్టింగ్ అంటే దాన్ని మార్చడం అని అంటే మీరు దానిని కొంత ప్రదేశానికి మార్చవచ్చు ఎందుకంటే ఇది సమయానికి సంబంధించి మారుతుంది మరియు ఈ సిగ్నల్ను ప్రాప్యత అంతటా షిఫ్ట్ చేస్తూనే ఉంటాము మరియు ఈ సిగ్నల్ యొక్క గుణకారం మరియు ఈ సిగ్నల్ పాయింట్ను పాయింట్ల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు తరువాత దాన్ని సమగ్ర పరుస్తాము తద్వారా మీరు ఉత్పత్తిని పొందవచ్చు మనం ఎలా చేస్తాముకనుక మీరు సిగ్నల్ ను ఇక్కడ పెట్టారని అనుకోండిఈ ప్రత్యేక సిగ్నల్ కదులుతోందికాబట్టి అది ఈ వైపు నుండి కదులుతోంది దీనిని అక్షం లాంబ్డా అనుకోండి దానిని మీరు షిఫ్ట్ చేస్తున్నారుఇది ht λ అని మీరు చెబితే అది ఇలా ఉండవచ్చు అప్పుడు మీరు ఈ ఫంక్షన్ను షిఫ్ట్ చేయండి కాబట్టి మీరు నిర్వచించినది ∞hxt λdλ తరువాత మీరు రెండింటి ఉత్పత్తిని తీసుకొని ఆపై సంకలనం చేయాలి ఎందుకంటే ఇంటెగ్రేషన్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో ఈ రెండు సంకేతాల ఉత్పత్తిని సంగ్రహించడం తప్ప మరొకటి కాదు మీరు షిఫ్ట్ చేసినప్పుడు అక్షం తీసుకొని అది ఎలా మిశ్రమమవుతుందో చూద్దాంకాబట్టి ఒక నిర్దిష్ట సమయంలో సిగ్నల్ ఇలా ఉంటుంది కాబట్టి మీకు మొత్తం ఉత్పత్తి మరియు ఆ ఉత్పత్తి మొత్తం అనగా ఏరియా ఉంటుంది మరియు కొంత సమయం తర్వాత అది ఈ విధంగా ఉంటుంది మరి కొంత సమయం తర్వాత అది వదిలి వెళ్ళవచ్చు మరియు అది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ సిగ్నల్ షిఫ్ట్ అవుతుంది ఎందుకంటే దానిని మీరు షిఫ్ట్ చేశారు కాబట్టి అందువల్ల ఆ సిగ్నల్ షిఫ్ట్ అవుతుంది ఒక దానిని మాత్రమే మనం షిఫ్ట్ చేస్తాము రెండవది స్థిరంగా ఉంటుంది కనుక లాంబ్డా విలువకు అనుగుణంగా మనము షిఫ్ట్ చేస్తాము ఈ అక్షం మారుతోంది మరియు ప్రతి పాయింట్ వద్ద ఉత్పత్తి విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మరియు ఆ తర్వాత ఇంటిగ్రేట్ చేస్తున్నారు అనగా మీరు అన్ని ఉత్పత్తులను సంక్షిప్తీకరిస్తున్నారు అప్పుడు మీరు మళ్ళీ మీరు మరొక ప్రదేశాన్ని తీసుకొని ఉత్పత్తిని కనుగొంటున్నారు చివరగా మీరు చూసినట్లయితే ఈ రెండు ఫంక్షన్ల యొక్క ఉత్పత్తిని మరియు ఇంటెగ్రేషన్ ను కనుగొంటే అది ఇలా కనిపిస్తుందికాబట్టి ఇది ఈ రెండు సిగ్నల్స్ యొక్క కన్వల్యూషన్ గా పరిగణించబడుతుంది ఇది ప్రాథమికంగా మీరు రెండు ఫంక్షన్ల మధ్య కన్వల్యూషన్ ఇంటెగ్రల్ వర్తించేటప్పుడు మీకు లభించే అవుట్పుట్ మనం ఈ ఉపన్యాసంలో మరింత ముందుకు వెళ్ళినప్పుడు వివరంగా చర్చిస్తాము మరియు మరికొన్ని ఉదాహరణల సహాయంతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము తద్వారా కన్వల్యూషన్ ఇంటెగ్రల్ అర్థం గురించి మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ సాధారణమైనది ఇది ఏదైనా సరళ వ్యవస్థకు వర్తిస్తుంది వ్యవస్థకు రెండు లక్షణాలు ఉన్నాయని మనం అనుకుంటే కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను సరళీకృతం చేయవచ్చు కాబట్టి ఆ రెండు లక్షణాలు ఏమిటి మొదటిది t0 కి xtఅనేది సున్నాకి సమానం అవ్వాలి మీ ఇంటెగ్రేషన్ ఇప్పుడు మైనస్ అనంతం నుండి అనంతం వరకు ఉంది కన్వల్యూషన్ ఇంటిగ్రల్ కోసం సున్నా నుండి అనంతం మధ్య ఇంటెగ్రేషన్ కు తగ్గుతుంది మరియు రెండవది మనం ఏమి ఉపయోగించవచ్చు అంటే కాసల్ గల సిస్టం ఇంపల్స్ రెస్పాన్స్ అనగా ht0ఏ సమయానికైనా t0 అవ్వాలి కాబట్టి ఈ ప్రాపర్టీ ఉన్నట్లయితేht λ0ఫర్ t λ0లేక λt పై సమీకరణం ఇప్పుడు కన్వల్యూషన్ అవుతుందిythtxt0txht λdλ ఎందుకంటే ఏ విలువ కైనా t ఇది 0 అవుతుంది ఫంక్షన్లు ఈ 2 లక్షణాలను అనుసరిస్తున్నాయని మనం చెప్పినట్లయితే మొదటి ఫంక్షన్ వచ్చి 0 ఫర్ t0 మరియు రెండవది వచ్చి కాసల్ అనగా అది సున్నా ఫర్ t తరువాత మనకు రెడ్యూస్డ్ ఇంటెగ్రల్ వస్తుంది ఇప్పుడు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ యొక్క కొన్ని లక్షణాలను చూద్దాం మనం దానిని ఉత్పన్నం చేయబోవడం లేదు ఎందుకంటే ఇది ప్రస్తుత విషయం యొక్క పరిధిలో లేదు కానీ ఈ ప్రత్యేక కోర్సులో పురోగతి సాధించినప్పుడు మనం కొన్ని లక్షణాలను ఉపయోగించుకుంటామని మనం గుర్తుంచుకోవాలి మొదటి లక్షణం వచ్చి h మరియు x కన్వల్యూషన్ అనేది కమ్యుటేటివ్i xththtxtదాని అర్థం ఏమిటంటే మీరు h మరియు x యొక్క స్థానాలను మార్పిడి చేసుకోవచ్చు మరియు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అలానే ఉంటుంది రెండవ లక్షణం వచ్చి డిస్ట్రిబ్యూటివ్ అనగా ftxtytftxtftyt ఇప్పుడు మూడవది అసోసియేటివ్ లక్షణంftxtytftxtyt ఇది అసోసియేటివ్ గా ఉన్నందున మీరు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను పొందడానికి ఏదో ఒక పద్ధతిని ఉపయోగించవచ్చు ఇప్పుడు తదుపరి లక్షణం ఏమిటి అంటే ఫంక్షన్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్తో కన్వాల్వ్ చేస్తే ftδt ∞ft λdλf అదేవిధంగా మీరు టైమ్ షిఫ్ట్ ఇంపల్స్ ఫంక్షన్ అయిన t t0 తో కన్వాల్వ్ చేస్తే మీకు అవుట్పుట్ ft t0వస్తుంది తదుపరిది యూనిట్ ఇంపల్స్ t యొక్క ఉత్పన్నంతో ft కన్విలేషన్ మీకు అవుట్పుట్ fవస్తుంది ఇప్పుడు f కన్వల్యూషన్ యూనిట్ స్టెప్ తో తీసుకున్నట్లయితే అవుట్పుట్ వచ్చి ftut ∞fut λdλ ∞tfdλ వివిధ సర్క్యూట్ భావనలలో కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను ఉపయోగించినప్పుడు మనం ఉపయోగించే ప్రధాన లక్షణాలు ఇవి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ముందు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను ఎలా అంచనా వేయవచ్చు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్తో ఎలా ముడిపడి ఉందో మొదట అర్థం చేసుకుందాం కనుక మీ దగ్గర రెండు ఫంక్షన్ లు అనగా f1 మరియు f2ఉన్నాయనుకోండిసమయంతో మారే ఈ రెండు ఫంక్షన్ ల యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి F1 మరియు F2తర్వాత వీటికి కన్వల్యూషన్ తీసుకున్నట్లయితే ftf1tf2t0tf1f2t λdλ6 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఏమి వస్తుంది అంటే FsLf1tf2tF1sF2s దీని అర్థం f1t మరియు f2t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క కన్వల్యూషన్ వచ్చి F1s మరియు F2s ల యొక్క సాధారణ గుణకారం ఈ భావన నిజమో కాదో మనం ఎలా సమర్థించవచ్చో ఇప్పుడు చూద్దాం కాబట్టి చూడండి ఫంక్షన్ ftf1tf2t ఉందనుకుందాంకనుక మీరు దాన్ని ఎలా నిర్వచిస్తారు అంటే 0tf1f2t λdλ ఇప్పుడు f1tకు లాప్లాస్ తీసుకున్నట్లయితే F1s0f1e sλdλ దీన్ని F2తో గుణించినట్లయితే మనకు ఏమి వస్తుంది అంటే F1sF2s0f1F2se sλdλ ఇప్పుడు మీరు టైం షిఫ్ట్ లక్షణం వాడినట్లయితే మీరు దీన్ని కలిగి ఉన్నట్లు చూస్తే మీరు టైమ్ షిఫ్ట్ ప్రాపర్టీని ఉపయోగించినప్పుడు ఇది ఎలా మారుతుంది అంటే F2se sλLf2t λut λ0f2t λut λe sλdt కనుక F1sF2s0f1λ0f2t λut λe sλdt dλ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది t వరకు అలానే ఉంటుంది ఎప్పుడైతే λt అవుతుందో అప్పుడు ఈ ఫంక్షన్ సున్నా అవుతుంది కాబట్టి మీరు ఇంటిగ్రల్ రూపంలో ఏమి రాస్తారు మొదట మనం ఇంటిగ్రేషన్ క్రమాన్ని పరస్పరం మారుస్తాము కనుక ఇప్పుడది 0 నుండి అనంతం అవుతుంది మరియు రెండవ ఇంటిగ్రల్ లో మనం ఏమి చెప్పవచ్చు అంటే 0 నుంచి t మధ్య ఉంది అని యూనిట్ స్టెప్ టైం షిఫ్ట్ ఫంక్షన్ వల్ల దానిని f1 లాంబ్డా ఇన్ టూ బై f2 t మైనస్ లాంబ్డా dt మరియు e టు ద పవర్ మైనస్ s లాంబ్డా d లాంబ్డాఇది మనం రెండవ ఇంటిగ్రల్ కోసం తీసుకుంటాము కాబట్టి మీరు ఈ ప్రత్యేక వ్యక్తీకరణ క్రమాన్ని ఈ ప్రత్యేక రూపంలో మార్చవచ్చు ఇప్పుడు మీరు ఈ పదాన్ని చూసినట్లయితే ఇది f1t మరియు f2t యొక్క కన్వల్యూషన్ తప్ప మరొకటి కాదు మీరు దీన్ని చూసినట్లయితే దానిని f1 గా సూచిస్తారు బహుశా t కన్వల్యూషన్ f2 t లాగా సూచించవచ్చు మరియు బాహ్య ఇంటిగ్రల్ f1 మరియు f2 యొక్క కన్వల్యూషన్ యొక్క లాప్లాస్ తప్ప మరొకటి కాదు కాబట్టి F1sF2sలను సులభంగా ఏమి రాయవచ్చు అంటే f1 మరియు f2 యొక్క కన్వల్యూషన్ యొక్క లాప్లాస్ కాబట్టి టైమ్ డొమైన్లోని కన్వల్యూషన్ S డొమైన్లోని గుణకారానికి సమానం అని మీరు చెప్పవచ్చు మీరు పదాల క్రమాన్ని మార్చినప్పుడు మరియు కన్వల్యూషన్ అని సమర్థించుకున్నప్పుడు మీకు ఈ విధంగా ఉంటుందిf1 మరియు f2 యొక్క కన్వల్యూషన్ S డొమైన్లో గుణకారం ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం తద్వారా మీరు ఈ ప్రత్యేకమైన భావనను ఎలా ఉపయోగించుకుంటారో అర్థం చేసుకోవచ్చు చూడండి x4e tమరియు h 5 e 2tమనం పైన పేర్కొన్న లక్షణాన్ని వర్తింపజేసినట్లయితే h మరియు x యొక్క కన్వల్యూషన్ HsXs యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్సఫార్మ్ అవుతుంది Hsఅంటే ఏమిటి Hsఅనేది 5s2 అవుతుంది ఎందుకంటే అది h కి లాప్లాస్ ట్రాన్సఫార్మ్ అదేవిధంగాX అనేది xలాప్లాస్ ట్రాన్సఫార్మ్ కనుక మీరు దాన్ని సరళీకృతం చేసి 4s1 గా రాయండి ఇప్పుడు మీరు చదరపు బ్రాకెట్లో ఈ పద క్రమాన్ని మార్చినట్లయితే 20s1 20s2అవుతుంది చదరపు బ్రాకెట్లో ఉన్న పదానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్సఫార్మ్ తీసుకున్నట్లయితేఅది 20e t e 2t అవుతుంది కనుక ఇప్పుడు మీరు ఏమి చెప్పవచ్చు అంటే కన్వల్యూషన్ x4e t మరియు h 5 e 2t20e t e 2t t≥0 ఉన్నప్పుడు ఇది ఉంటుంది కాబట్టి దీనితో మీరు సరళీకృతం చేయవచ్చు మీరు కన్వల్యూషన్ యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ ను వర్తింపజేసినప్పుడు మీరు సులభంగా సమాధానాలను పొందవచ్చు ఇప్పుడే మనం లెక్కించిన ఈ లక్షణం కి సంబంధించి మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఉంది మునుపటి సందర్భాల్లో మనం చూసిన రెండు సిగ్నల్ యొక్క ఈ కన్వల్యూషన్ సరళంగా కనిపిస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఇన్వర్స్ కనుగొనడం కఠినమైనది ఎందుకంటే మీరు F1 మరియు F2 లు కలిగి ఉన్న క్షణం రెండింటి యొక్క ఉత్పత్తి సంక్లిష్టంగా ఉంటుంది అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి కన్వల్యూషన్ భావనను ఉపయోగించడం కష్టం అప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతిని ఉపయోగిస్తారు మరొక విషయం ఏమిటంటేf1 మరియు f2 కొన్ని ప్రయోగాత్మక డేటా రూపంలో అందుబాటులో ఉన్నప్పుడు మరియు ఈ రెండు ఫంక్షన్ల యొక్క స్పష్టమైన లాప్లాస్ పరివర్తన అందుబాటులో లేదు ఈ ప్రత్యేక పరిస్థితి జరిగినప్పుడు మీరు f1 మరియు f2 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ను పొందలేరు మరియు ఆపై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉత్పత్తిని ఉపయోగించి f1 మరియు f2 యొక్క కన్వల్యూషన్ పొందడం కష్టం కాబట్టి మీరు ఏమి చేయాలి టైమ్ డొమైన్లో రెండు సిగ్నల్స్ యొక్క కన్వల్యూషన్ ను కనుగొనడానికి మీరు గ్రాఫికల్ అప్రోచ్ అని పిలువబడే ప్రత్యామ్నాయ విధానాన్ని ఉపయోగించాలి గ్రాఫికల్ విధానం అంటే ఏమిటి రెండు ఫంక్షన్ల యొక్క కన్వల్యూషన్ ఇంటెగ్రల్ ను తెలుసుకోవడానికి మనం క్రింద వివరిస్తున్న నాలుగు దశలను అనుసరిస్తామని గ్రాఫికల్ విధానం చెబుతుంది మొదటిది ఫోల్డింగ్ ఫోల్డింగ్ అంటే మీరు ఆర్డినేట్ అక్షం గురించి hλ యొక్క మిర్రర్ ఇమేజ్ తీసుకొని h λవిలువను పొందుతారు ఇప్పుడు మీరు ఫంక్షన్ను తప్పక స్థానభ్రంశం చేయాలికాబట్టి ht λ పొందటానికి t ద్వారా h λ ను షిఫ్ట్ లేదా డిలే చేయాలి ఇప్పుడు తదుపరి పని ఏమిటంటే మీరు గుణించాలిht λ మరియు xλ యొక్క ఉత్పత్తిని కనుగొనండి మరియు ఆ తర్వాత ఇచ్చిన సమయం t కోసం ఇంటిగ్రేట్ చేయండి మరియు t దగ్గర yరావడం కోసం ఉత్పత్తి ht λxλ కింద ఉన్న ప్రాంతాన్ని లెక్కించండి అప్పుడు మీరు చివరకు y విలువను పొందుతారు ఇప్పుడు మొదటి దశలో ఫోల్డింగ్ ఆపరేషన్ కన్వల్యూషన్ అనే పదానికి కారణం కాబట్టి ఇది మనం మొదటి స్లైడ్లో చర్చించినది ఫోల్డింగ్ అనేది మిర్రర్ ఇమేజ్ తీసుకోవడం అందువల్ల ఈ ఇంటిగ్రల్ ను కన్వల్యూషన్ ఇంటిగ్రల్ గా పిలవడానికి కారణం ఇది ఇప్పుడు ht λ ఫంక్షన్లు xλ పై స్కాన్ చేస్తాయి లేదా స్లైడ్ అవుతాయి కాబట్టి ఇదే మనం ఉదాహరణలో చూసినది కాబట్టి మనం ఇచ్చిన సిగ్నల్పై మీరు స్లైడ్ చేసినప్పుడు మరియు మీరు ప్రతి పదం యొక్క ఉత్పత్తిని తీసుకున్నప్పుడు మరియు మీరు దాన్ని కూడినట్లయితే తద్వారా మీరు ఇంటిగ్రల్ విలువ ను పొందుతారు తుది ఇంటిగ్రల్ ను పొందడానికి మీరు xλ పై స్కాన్ లేదా స్లైడ్ చేసే షిఫ్టింగ్ ఫంక్షన్ను ఉపయోగించుకుంటారని దీని అర్థం కాబట్టి ఈ సూపర్ పొజిషన్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని చూసినట్లయితే ఇది అనగా xλపై ఫంక్షన్ ht λ కూడా సూపర్ పొజిషన్ సూచిస్తుంది అందువల్ల కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను సూపర్ పొజిషన్ ఇంటిగ్రల్ అని కూడా అంటారు మీరు ఇప్పుడు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను సూపర్ పొజిషన్ ఇంటిగ్రల్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది సూపర్ పొజిషన్ విధానాన్ని కూడా కలిగి ఉంటుంది కనుక కాబట్టి నాలుగు దశలను వర్తింపజేయడానికి xλ మరియు ht λ లను చిత్రించడమ్ అవసరం గ్రాఫికల్ విధానం కోసం మనం రెండు ఫంక్షన్లను స్కెచ్ చేయగలమని గుర్తుంచుకోవాలి మరియు మనం x y అక్షం మీద రెండు ఫంక్షన్లను ప్లాట్ చేసి ఆపై xλ ను అసలు ఫంక్షన్ x నుండి పొందవచ్చు దీనిలో t ని కేవలం డమ్మీ వేరియబుల్ తో భర్తీ చేయవచ్చు తరువాత h t λ ను గీయడం అనేది కన్వల్యూషన్ ప్రక్రియకు కీలకం ఎందుకంటే ఇది నిలువు అక్షం గురించి hλ ను ప్రతిబింబిస్తుంది మరియు దానిని t ద్వారా బదిలీ చేస్తుంది కాబట్టి విశ్లేషణాత్మకంగా మనం h లోని ప్రతి t ని t λ ద్వారా భర్తీ చేయడం ద్వారా ht λ ను పొందుతాము ఇప్పుడు కన్వల్యూషన్ అనేది కమ్యుటేటివ్ కనుక కొన్నిసార్లు h కు బదులుగా ఒకటి మరియు రెండు దశలను x కు వర్తింపచేయడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి మనం x మరియు h ఫంక్షన్లను చూడాలి x మరియు h యొక్క స్కెచ్ను అర్థం చేసుకొని దాని సహాయంతో మనం ఏది ఫోల్డ్ చేయాలి మరియు మరొకదాని పైకి ఏది స్లయిడ్ అవ్వాలి అని సులభంగా కనుగొనవచ్చు కాబట్టి మునుపటి సందర్భంలో మాదిరిగానే మనం ఈ ప్రత్యేకమైన ఫంక్షన్ను ఫోల్డ్ చేసాముమనం ఫోల్డ్ చేసినట్లయితే అసలు మరియు ఫోల్డ్డెడ్ ఫంక్షన్ మధ్య తేడాను గుర్తించలేము మరియు దానిని మనం సరిగా వివరించలేము అందువల్ల నేను ఈ ఫంక్షన్ ను ఫోల్డ్ చేశాను అదేవిధంగా మీరు గ్రాఫికల్ విధానాన్ని ఉపయోగించి కన్వల్యూషన్ ను లెక్కించినప్పుడు ఫోల్డ్ చేయడానికి ఏది ఉత్తమమో మీరు చూడవచ్చు మీరు గ్రాఫికల్ విధానాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటాము కనుక మనం ఏమి చేయగలం ఈరోజు ఇక్కడ వరకు మన చర్చను ఆపుదాం మరియు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ మీద మన చర్చను తరువాత ఉపన్యాసంలో కూడా చర్చిద్దాం ధన్యవాదాలు